అలాగే సైనూసోయిడ్ మరియు ఫేజర్ లపై రెండవ ప్రసంగానికి స్వాగతం కాబట్టి ఈ ప్రత్యేకమైన అంశంలోకి వెళ్ళే ముందు మీకు ఒక మంచి చారిత్రక సంఘటన ఉదాహరణ ఇస్తాను సాధారణంగా ఇది 19 వ శతాబ్దం చివరిలో జరిగిన యుద్ధానికి సంబంధించినది కాబట్టి ఈ యుద్ధం ఆయుధాలతో పోరాడిన చోట కాదు అది మాటల యుద్ధం ఆ మాటలు ఏమిటి ఆ పదాలు ఎసి డిసి కాబట్టి ఆ సమయంలో చాలా చర్చలు జరుగుతున్నాయి ఇది 1890 కాలంలో ఇది DC ఉన్నతమైనదా లేదా AC ఉన్నతమైనదా అనేదాని మీద జరిగింది అయితే చివరికి ఎసి గెలిచింది ఎసి ఎక్కువ దూరాలకు పవర్ ను బదిలీ చేయగలిగినందున లాసెస్ తక్కువగా ఉన్నాయి మరియు అధిక వోల్టేజ్ కోసం దీనిని ఉత్పత్తి చేయడం సులభం అందువల్ల చివరకు 1895 లో ప్రజలు AC ని ఇష్టపడే వోల్టేజ్ సోర్స్ గా అంగీకరించారు కాబట్టి ఇప్పుడు మన సర్క్యూట్ అనాలిసిస్ లో ఎసి ఎందుకు ముఖ్యమైనది మరియు ఎసి ని ఎందుకు అధ్యయనం చేయాలనుకుంటున్నారో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం కాబట్టి మొదట సైనూసోయిడ్ ను అర్థం చేసుకుందాం ఈ ప్రస్తుత ఉపన్యాసంలో కొంత టైమ్ వేరీయింగ్ సైనూసోయిడల్ వోల్టేజ్ లేదా కరెంట్ సోర్స్ తో అనుసంధానించబడిన ఆ సర్క్యూట్లను విశ్లేషించడానికి అవసరమైన ప్రాథమిక అంశాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాము ఈ సైనూసోయిడల్ టైమ్ వేరీయింగ్ ఎక్సైటేషన్ అంటే ఇది సైనూసోయిడ్ ఇచ్చినటువంటి ఎక్సైటేషన్ ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే సైనూసోయిడ్ అంటే ఏమిటి సైనూసోయిడ్ అనేది సైన్ లేదా కొసైన్ ఫంక్షన్ల రూపాన్ని కలిగి ఉన్న సిగ్నల్ ఇప్పుడు సైనూసోయిడల్ కరెంట్ ను సాధారణంగా ఆల్టర్నేటింగ్ కరెంట్ అని అంటారు ఇది ఆల్టర్నేటింగ్ కరెంట్ అని మీరు చెప్పినప్పుడల్లా మీరు సైనూసోయిడల్ కరెంట్ గురించి మాట్లాడుతున్నారని అర్థం అది తప్పనిసరిగా సైన్ లేదా కొసైన్ ఫంక్షన్ రూపంలో ఉంటుంది ఇటువంటి కరెంట్ ప్రతి ఇంటర్వెల్ వద్ద రివర్స్ అవుతుంది అంటే ఇది ప్రత్యామ్నాయంగా పాజిటివ్ గా మరియు నెగెటివ్ గా మారుతుంది కాబట్టి ఈ సైనూసోయిడల్ కరెంట్ లేదా వోల్టేజ్ సోర్స్ ద్వారా నడిచే సర్క్యూట్ లను ఎసి సర్క్యూట్లు అంటారు ఇప్పుడు మనకు సైనోసాయిడ్స్పై ఎందుకు ఆసక్తి ఉంది మొదట లక్షణం ఏమిటంటే సైనూసోయిడల్ అనేది ప్రత్యామ్నాయంగా పాజిటివ్ గా మరియు నెగెటివ్ గా ఉంటుంది సైనూసోయిడల్ సిగ్నల్ ఉత్పత్తి మరియు ప్రసారం చేయడం చాలా సులభం మరియు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా అన్నీ చోట్ల ఉత్పత్తి అయ్యే వోల్టేజ్ AC అవుతుంది మరియు ఇది నివాస పారిశ్రామిక లేదా వాణిజ్యపరమైన వివిధ లోడ్ లకు సరఫరా చేయబడుతోంది కాబట్టి ఎసి చాలా ప్రముఖమైనది మరియు ఇది ప్రపంచవ్యాప్తంగా బాగా ఉపయోగించబడుతోంది కాబట్టి మనం ఎసి సర్క్యూట్లను అర్థం చేసుకోవాలి ఇవి ఎసి కరెంట్ లేదా వోల్టేజ్ సోర్స్ ద్వారా అనుసంధానించబడి ఉంటాయి ఇప్పుడు మరొక ముఖ్యమైన అంశం ఏమిటంటే ఫోరియర్ అనాలిసిస్ ను ఉపయోగించి మనం ఏదైనా ప్రాక్టికల్ పీరియాడిక్ సిగ్నల్ ను సైనోసాయిడ్ల మొత్తంగా మార్చగలము మరియు ఈ సైనోసాయిడ్లు గణితశాస్త్రపరంగా హ్యాండిల్ చేయడం చాలా సులభం ఎందుకంటే డెరివేటివ్ లు అనగా సైన్ యొక్క డెరివేటివ్ కాస్ కాస్ యొక్క డెరివేటివ్ సైన్ కాబట్టి డెరివేటివ్ మరియు ఇంటెగ్రల్ అనెవి స్వతహాగా సైనోసాయిడ్లు అని దీని అర్థం అందువల్ల మన సర్క్యూట్ అనాలిసిస్ కు సైనోసాయిడ్లు చాలా ముఖ్యమైనవి ఇప్పుడు మనం ఒక సైనోసాయిడ్ ను పరిశీలిద్దాం మరియు సైనోసాయిడ్ల యొక్క వివిధ భాగాలు ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం మనం సైనోసాయిడ్ ను ఎలా సూచిస్తాము మనము vtVm sin ωt తో సైనూసోయిడ్ ను సూచిస్తాము ఇప్పుడు t అనేది టైమ్ వేరియేషన్ Vm అనేది సిగ్నల్ యొక్క ఆంప్లిట్యూడ్ మరియు తరువాత మీకు మరొక భాగం sin ωt ఉంది ఇది చిత్రంలో చూపిన విధంగా ఈ ప్రత్యేకమైన సిగ్నల్ పాజిటివ్ నుండి నెగటివ్ గా మారుతుందని మనకు చెబుతుంది కాబట్టి ఇప్పుడు మీరు చూస్తే స్లైడ్లో రెండు బొమ్మలు ఇవ్వబడ్డాయి మొదటి చిత్రంలో సిగ్నల్ యొక్క వైవిధ్యం ωt కు సంబంధించి ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఈ ఏమిటి ను యాంగ్యులార్ ఫ్రీక్వెన్సీ అని పిలుస్తారు దీనిని రేడియన్స్ పర్ సెకన్ గా కొలుస్తారు ఇప్పుడు మనం ఈ చిత్రంలో ఏమి చేస్తున్నాము యాంగిల్ కి సంబంధించిన వోల్టేజ్ సిగ్నల్ యొక్క ఆంప్లిట్యూడ్ ని తెలుసుకోవడానికి మనము ప్రయత్నిస్తున్నాము ఎందుకంటే ఇదిt అది యాంగిల్ తప్ప మరేమీ కాదు రెండవ చిత్రంలో మనం ఏమి చేయడానికి ప్రయత్నిస్తున్నాము మనము టైమ్ కి సంబంధించిన వోల్టేజ్ ఆంప్లిట్యూడ్ ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము కాబట్టి మీరు రెండు బొమ్మలను చూస్తే అవి ప్రత్యామ్నాయంగా పాజిటివ్ గా మరియు నెగటివ్ గా ఉంటాయి కాబట్టి ఇక్కడ మీరు సిగ్నల్ పాజిటివ్ గా ఉందని మరియు ఇక్కడ ఇది నెగటివ్ గా ఉందని మరియు 2 యాంగిల్ తర్వాత మళ్ళీ ఇదే పునరావృతమవుతుందని మీరు చూస్తారు అదేవిధంగా టైమ్ వేరియేషన్ ను మీరు చూస్తే టైమ్ T తర్వాత సిగ్నల్ మళ్లీ పునరావృతమవుతుందని మీరు చూస్తారు కాబట్టి T అంటే ఏమిటి T ను సైనూసోయిడ్ యొక్క టైమ్ పీరియడ్ అని అంటారు మరియు ప్రతి టైమ్ పీరియడ్ తరువాత సైనూసోయిడ్ పునరావృతమవుతుంది కాబట్టి ఈ రెండు బొమ్మల నుండి మనం ఏమి పొందవచ్చు మీరు రెండు బొమ్మలను పోల్చి చూస్తే ωT2 కాబట్టి మనం ఏమి చెప్పగలం మనము ωT2 అని చెప్పగలము మరియు కాల వ్యవధి T2ω అని చూపవచ్చు ప్రతి టైమ్ పీరియడ్ కాపిటల్ T తర్వాత ఇది పునరావృతమవుతుందని మీరు ఎలా చెప్పగలరు మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ఒకవేళ మన అసలు సిగ్నల్ v అయితే vtTఅనేది vtTVmsin tT Vmsin t2ω కాబట్టి ఇప్పుడు అవుట్పుట్ Vmsin ωt2π ఎందుకంటే మీరు ని మొదటి పదం లోపలికి తీసుకుంటే t గా మరియు రెండవ పదం 2π అవుతుంది ఇప్పుడు sin ωt2πవిలువ ఏమిటి ఇది మళ్ళీ t అవుతుంది చివరకు మనకు ఏమి లభిస్తుంది మనకు Vm ωt v లభిస్తుంది ఈ విధంగా మనం ఫంక్షన్లో T ని జోడిస్తే అది చివరికి అసలైన సిగ్నల్గా మారుతుందని చెప్పవచ్చు దీని అర్థం ప్రతి టైమ్ పీరియడ్ T అయిన తరువాత సిగ్నల్ పునరావృతమవుతుంది కాబట్టి T వద్ద ఉన్నట్లుగా tT వద్ద v కి అదే విలువ ఉందని మనము చెప్పగలం అందుకే ఇది పీరియాడిక్ గా ఉంటుంది కాబట్టి సాధారణంగా మనం ఏదైనా ఫంక్షన్ fftnT అంటే ఏదైనా ఇంటీజర్ విలువతో గుణించిన టైమ్ పీరియడ్ అయితే సిగ్నల్ పీరియాడిక్ అని చెప్పవచ్చు T అనేది టైమ్ పీరియడ్ తప్ప మరొకటి కాదని ఇప్పుడు మనం చూశాము మరియు దీనిని ఉపయోగించడం వలన ఈ ఫంక్షన్ ఒక పీరియాడిక్ ఫంక్షన్ అని చెప్పవచ్చు ఇప్పుడు సైక్లిక్ ఫ్రీక్వెన్సీ అని పిలువబడే మరొక క్వాంటిటీ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం సాధారణంగా మనము సైక్లిక్ ఫ్రీక్వెన్సీ అని చెప్పము మనము దీనిని ఫ్రీక్వెన్సీ గా చెప్తాము కాబట్టి ఫ్రీక్వెన్సీ f అంటే ఏమిటి f అనేది 1T విలువ తప్ప మరొకటి కాదు అంటే అది టైమ్ పీరియడ్ ఇప్పుడు మీరు ఈ విలువను మునుపటి ఈక్వెషన్ లో ఉంచినట్లయితే అది మనము T2ω అని ఉద్భవించాము మనకు ఏమి లభిస్తుంది మనకు ω2πfలభిస్తుంది కాబట్టి ఇది ప్రాథమికంగా యాంగ్యులార్ ఫ్రీక్వెన్సీ అనేది రేడియన్స్ పర్ సెకండ్ లో కొలుస్తారు మరియు మీ సైక్లిక్ ఫ్రీక్వెన్సీ ను హెర్ట్జ్ లో కొలుస్తారు మీరు సాధారణంగా చూసే లిటరేచర్ లో మరొక సాధారణ పదం ∅ ఇది vtVmsin ωt∅ ను ఇస్తుంది కాబట్టి మనము ∅ అనే మరొక పదాన్ని చేర్చుతాము ఇది నిర్దిష్ట వేవ్ ఫార్మ్ రూపం యొక్క ఫేజ్ తప్ప మరొకటి కాదు దాని అర్థం ఏమిటి మీరు బొమ్మను చూస్తే మరియు వోల్టేజ్ v2t ను చూస్తే దాని వేవ్ ఫార్మ్ 0 నుండి ప్రారంభం కాదు అది 0 కు ముందు ఎక్కడ నుండో ప్రారంభమవుతుంది కాబట్టి మీరు t విలువను 0 కి సమానంగా ఉంచితే మీకు కొంత విలువ Vmsin ∅ లభిస్తుంది అంటే t విలువ 0 కి సమానమైన సమయంలో ఈ సిగ్నల్ కొంత విలువను కలిగి ఉంటుంది అందువల్ల ఇది 0 కి సమానమైన సమయంలో కొంత పాజిటివ్ విలువను కలిగి ఉంది కాబట్టి ఇది 0 విలువకు ముందే ప్రారంభమవుతుంది అని దీని అర్థం కాబట్టి ఇప్పుడు మీరు v1t అనే మరొక సిగ్నల్తో పోల్చినట్లయితే అప్పుడుv1t అనేది మన అసలు సిగ్నల్ తప్ప మరొకటి కాదు ఇది మనము ఇంతకుముందు v1t అని భావించినది Vmωt కు సమానం మనము రెండింటినీ ప్లాట్ చేస్తే ఇది v1tఅవుతుంది ఇది Vmωt తప్ప మరొకటి కాదు ఇది ఆరిజిన్ నుండి మొదలవుతుంది అయితే v2tVmsin ωt∅ ఇది ఆరిజిన్ కి ముందు ప్రారంభమవుతుంది కాబట్టి యాంగిల్ ∅ వోల్టేజ్ v2t కు కొన్ని ప్రముఖ కాంపొనెంట్ లను ఇస్తుందని మరియు దానిని మన ఫేజ్ యాంగిల్ అని అంటారు కాబట్టి మనం v2t అనేది యాంగిల్ ∅ ద్వారా v1t కి దారితీస్తుంది లేదా v1t v2tను ∅ ద్వారా లాగ్ చేస్తుంది ఇప్పుడు యాంగిల్ ∅ 0 కి సమానం కాకపోతే వోల్టేజ్ v1 మరియు v2 అవుట్ ఆఫ్ ఫేజ్ లో ఉన్నాయి లేదా మనం∅ విలువ 0 కి సమానంగా ఉంటే వోల్టేజ్ v1 మరియు వోల్టేజ్ v2 రెండూ వేవ్ ఫార్మ్ రూపం సమానంగా ఉంటాయి మరియు అవి వాటి గరిష్ట మరియు కనిష్ట స్థాయికి చేరుకుంటాయి అదే సమయం లో కాబట్టి ఈ ఫేజ్ వ్యత్యాసం రెండు వేవ్ ఫార్మ్స్ ఒకదానితో ఒకటి ఎలా అవుట్ ఆఫ్ ఫేజ్ లో ఉన్నాయో నిర్వచిస్తుంది ఇప్పుడు సైనూసోయిడ్ ను సైన్ లేదా కొసైన్ రూపంలో సూచించవచ్చు మరియు దీనిని త్రికోణమితి ఐడెంటిటీలను ఉపయోగించి ఒక రూపం నుండి మరొక రూపంలోకి మార్చవచ్చు కాబట్టి వివరాల్లోకి వెళ్ళే ముందు కొన్ని త్రికోణమితి ఐడెంటిటీ లను చూద్దాం మీరు సైనోసాయిడ్స్తో పాటు ఫేజర్ పై పనిచేసేటప్పుడు మీరు ఉపయోగిస్తూనే ఉంటారు కాబట్టి మొదటిదాన్ని చూద్దాం మొదటిది ఏమిటి మొదటిది సైన్ A ప్లస్ B కాబట్టి మనం sin AB గా పరిశీలిస్తాము మీకు sin AB sin A cosBcosA sin B ఉంది ఇప్పుడు sin AB కి బదులుగా sin ను కనుగొనమని అడిగితే మీరు ఏమి చేయాలి మీరు ప్లస్ను మైనస్తో భర్తీ చేయాలి అది sin sin A cosB cosA sin B ఇప్పుడు cos AB కొరకు మీకు cos A cosB sinA sin B కాబట్టి దీనికి విరుద్ధంగా మీరు cos విలువను తెలుసుకోమని అడిగితే మీకు cos A cosB sinA sin B ఇప్పుడు వీటిని ఉపయోగించి మీరు కొన్ని విలువలను తెలుసుకోవచ్చు ఇవి మన సైనూసోయిడ్ మరియు ఫేజర్ లెక్కింపులో ముఖ్యమైనవి ఈ విలువలు ఏమిటి ఒకటి సైన్ ఒమేగా టి ప్లస్ 180 డిగ్రీ sin ωt180 యొక్క విలువ ఏమిటి ఇది sin ωt కు సమానం అదేవిధంగా sin ωt 180 యొక్క విలువను తెలుసుకోమని మిమ్మల్ని అడిగితే ఇప్పటికీ అవుట్పుట్ అలాగే ఉంటుంది అది sin ωt ఇప్పుడు cos ωt180 అంటే ఏమిటి అది మళ్ళీ cos ωt యొక్క మైనస్ కాబట్టి ఇక్కడ కూడా మీరు cos ωt 180 ను కనుగొనమని అడిగితే అవుట్పుట్ అదే విధంగా ఉంటుంది అనగా cos ωt అదేవిధంగా sin ωt90 యొక్క విలువ తెలుపమని అడిగితే అవుట్పుట్ ఏమిటి ఇది cos ωt అవుతుంది సైన్ విలువను కనుగొనండి అని మేము చెబితే ఇప్పుడు ప్లస్ బదులు ఇప్పుడు ఇది యొక్క మైనస్ అవుతుంది సరియైనది కాబట్టి ఇది మైనస్ అయితే మీ అవుట్పుట్ ωt అవుతుంది ఇప్పుడు cos ωt90 కోసం ఇది sin ωt అవుతుంది అదేవిధంగాcos ωt 90 sin ωt అవుతుంది కాబట్టి మీరు ఏమి చేయగలరు ఈ ప్రత్యేకమైన అసలైన సూత్రంలో విలువలను ఉంచడం ద్వారా మీరు ఈ విలువలను ధృవీకరించవచ్చు కాబట్టి మీరు ఏమి చేయగలరు మీరు ωt ను ఉంచవచ్చు మీరు A ని ωt మరియు B తో 180 డిగ్రీలు లేదా 90 డిగ్రీలతో భర్తీ చేయవచ్చు సందర్భం ఏదైనా మరియు మీరు ఈ ఎక్స్ప్రెషన్లను కనుగొంటారు మరియు ఇవి చాలా ముఖ్యమైనవి ఎందుకంటే మీరు సైనోసైడ్ల విలువను తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు మీరు వాటిని ఉపయోగించడం కొనసాగిస్తారు మీరు సైనోసైడ్లను సైన్ నుండి కొసైన్ గా మార్చాలనుకుంటే లేదా ఫేజర్ విలువను తెలుసుకోవాలనుకుంటే మనము దీనిలో తదుపరి కొన్ని స్లైడ్ల తరువాత చర్చిస్తాము ఇప్పుడు మీరు సైనూసోయిడ్ కాన్సెప్ట్ ను బాగా అర్థం చేసుకోవడానికి కొన్ని ఉదాహరణలు తీసుకుందాం vt12cos 50t10° అనే ఒక సైనూసోయిడ్ యొక్క ఉదాహరణను తీసుకుందాం ఇప్పుడు మీరు దీన్ని Vmcos ωt∅ తో సులభంగా పోల్చవచ్చు కాబట్టి మీరు రెండు ఎక్స్ప్రెషన్లను పోల్చినప్పుడు Vm విలువ 12 వోల్ట్ తప్ప మరొకటి కాదని మీకు తెలుస్తుంది ఎందుకంటే V ను వోల్ట్లలో కొలుస్తారు అప్పుడు ఫేజ్ యాంగిల్ ఏమిటి ఫేజ్ యాంగిల్ విలువ 10 డిగ్రీల పాజిటివ్ గా ఉంటుంది ఇప్పుడు గా పిలువబడే యాంగ్యులార్ ఫ్రీక్వెన్సీ మీరు సెకనుకు 50 రేడియన్లను పొందుతారు కాబట్టి టైమ్ పీరియడ్ విలువ 2 అవుతుంది అది 0 1257 సెకను అవుతుంది మరియు ఫ్రీక్వెన్సీ మీకు 7 958 హెర్ట్జ్ లభించే కాలానికి విరుద్ధంగా ఉంటుంది ఇప్పుడు మీరు v1 10cos 50t50 మరియుv212sin అనే రెండు వోల్టేజ్ సిగ్నల్స్ మధ్య ఫేజ్ యాంగిల్ లెక్కించమని అడిగితే ఇప్పుడు ఈ రెండింటినీ పోల్చడానికి అవి రెండూ సైన్ లేదా కొసైన్ అయి ఉండాలి కాబట్టి మనం ఏమి చేస్తున్నాము సైన్ ను కొసైన్ గా మార్చడం ద్వారా ఫేజ్ యాంగిల్ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము మునుపటి స్లైడ్లో మనం చూసిన కొన్ని త్రికోణమితి కార్యకలాపాల సహాయంతో మైనస్ గుర్తును పాజిటివ్ గా మార్చాలి కాబట్టి మనం v1 10cos 50t50ను 10cos 50t50 180 గా మార్చవచ్చు ఎందుకంటేcos ωt 180 అనేది cos ωt అవుతుంది అలాగే cos ωt180 కూడా cos ωt అవుతుంది కాబట్టి ఈ సందర్భంలో రెండు ఎంపికలు సాధ్యపడతాయి ఒకటి v1 దాని విలువ 10cos 50t50 180 అలాగే10cos 50t50180 కు సమానం ఎందుకంటే ఇది ప్లస్ లేదా మైనస్ అయినా మీ అవుట్పుట్ ఆ యాంగిల్ యొక్క కాస్ యొక్క మైనస్ అవుతుంది కాబట్టి మనము రెండు కేసులు తీసుకుంటున్నాము మరియు రెండు సందర్భాలలో మనకు ఒకే అవుట్పుట్ లభిస్తుందని మనము సమర్థిస్తాము ఇప్పుడు v2విలువ 12sin 50t 10 అంటే 12cos అంటే మనం సైన్ యొక్క sin ωt విలువను కాస్ పరంగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము కాబట్టి మనం sin ωt అనేది cos ωt 90 తప్ప మరొకటి కాదు దీనినే మనం మునుపటి స్లైడ్లో చూసినది ఇదే ఇప్పుడు మీరు ఈ విలువను ఉపయోగిస్తే ఈ ప్రత్యేక ఎక్స్ప్రెషన్ 12cos అవుతుంది కాబట్టి ఈ విధంగా మీరు రెండవ వోల్టేజ్ సిగ్నల్ ను సైన్ నుండి కొసైన్ గా మారుస్తున్నారు కాబట్టి మనకు v1 అనేది 10cos 50t 130 గా లభించినందున దాని విలువ 50 180 కావున చివరకు 130 అవుతుంది ఇది 230 కూడా కావచ్చు కాబట్టి ఇవి మనము లెక్కించిన రెండు సిగ్నల్స్ ఇప్పుడు v2 విలువను మీరు 12cos ను వ్రాయవచ్చు ఎందుకంటే అది 10 90 కనుక ఇది 100 అవుతుంది మీరు ఈ విలువను 130 30 గా మార్చవచ్చు దీని ద్వారా మీరు రెండింటినీ సులభంగా పోల్చవచ్చు అదేవిధంగా మీరు 50t 100 ను 50t 100360 అని కూడా వ్రాయవచ్చు 360 డిగ్రీ అనేది 2π తప్ప మరేమీ కాదు పీరియాడిక్ సిగ్నల్ కావడంతో మీరు చివరికి అదే సిగ్నల్ పొందుతారు కాబట్టి మనము ఆ ప్రత్యేకమైన స్థాపనను పరిగణనలోకి తీసుకుంటున్నాము మరియు మనము 360 డిగ్రీలను జత చేస్తున్నాము మరియు చివరికి మనకు 12cos 50t260 లభిస్తుంది కాబట్టి ఇప్పుడు మీరు ఈ రెండింటినీ పోల్చి చూస్తే v2 అనేది v1 కు 30 కి దారితీస్తుందని మీకు తెలుస్తుంది కాబట్టి యాంగిల్ ఆఫ్ v2 మైనస్ యాంగిల్ ఆఫ్ v1విలువ 30 డిగ్రీలు అవుతుంది అదేవిధంగా ఈ రెండు సందర్భాల్లో మీరు రెండింటినీ మళ్ళీ పోల్చి చూస్తే మీరు v2 మైనస్ v1 యొక్క యాంగిల్ 30 డిగ్రీలకు సమానం అని తెలుసుకుంటారు కనుక v1 విషయంలో ఇది ప్లస్ 180 డిగ్రీ లేదా మైనస్ 180 డిగ్రీ అయినా మనము అదే సమాధానాలను కనుగొన్నాము కాస్ ను సైన్ గా మార్చే సహాయంతో ఇలాంటి ఎక్సర్సైజ్ చేయవచ్చు మరియు వాటిని వోల్టేజ్ v2తో పోల్చవచ్చు కాబట్టి ఇది ఏదో ఒకటి మీరు దీన్ని ఒక ఎక్సర్సైజ్ గా చేయవచ్చు ఇప్పుడు మనం ఫేజర్ అని పిలువబడే మరొక కాన్సెప్ట్ కు వద్దాం ఎందుకంటే సైనూసోయిడ్లు ఫేజర్ పరంగా తేలికగా వ్యక్తీకరించబడతాయి ఇవి సైన్ మరియు కొసైన్ ఫంక్షన్ల ద్వారా పని చేయడానికి మరింత సౌకర్యవంతంగా ఉంటాయి కాబట్టి మనము ఫేజర్ ను ఎలా నిర్వచిస్తాము ఫేజర్ అనేది సైనూసోయిడ్ యొక్క ఆంప్లిట్యూడ్ మరియు ఫేజ్ ను సూచించే కాంప్లెక్స్ నెంబర్ కాబట్టి కాంప్లెక్స్ నెంబర్ ను నిర్వచించమని అడిగితే మీరు ఏమి వ్రాస్తారు మీరు కాంప్లెక్స్ నెంబర్ zxjy అని వ్రాస్తారు కాబట్టి j అనేది ఆపరేటర్ ఇది విలువ 1 ను కలిగి ఉంటుంది ఇది ఒక నిర్దిష్ట విలువతో జత చేయబడినప్పుడు ఈ ప్రత్యేక విలువ ఊహాత్మకంగా మారుతుంది కాబట్టి ఇది ప్రాథమికంగా సంక్లిష్ట సంఖ్య z యొక్క రెక్టాంగ్యులర్ ఫార్మ్ అదే z ను పొలార్ కోఆర్డినేట్ల లో లేదా ఎక్స్పోనెన్షియల్ రూపంలో కూడా వ్యక్తీకరించవచ్చు అనగా z ను r∠∅ గా వ్యక్తీకరించవచ్చు అది rej∅ తప్ప మరేమీ కాదు ఇప్పుడు యూలర్ ఫార్ములేషన్ అని పిలువబడేej∅ అంటే ఏమిటి ej∅cos ∅ jsin ∅ ఫేజర్ నిర్వచనానికి ఈ యూలర్ ఫార్ములా చాలా ముఖ్యమైనది కాబట్టి మనము దీన్ని మన వివిధ ఫేజర్ లెక్కల్లో చాలా తరచుగా ఉపయోగిస్తాము అందువల్లzr∠∅rej∅rcos ∅ jsin ∅ కాబట్టి మీరు డీకంపోజ్ చేస్తే అది మళ్ళీ xjyఅవుతుంది ఇక్కడ x అనేది rcos ∅ తప్ప మరేమీ కాదు మరియు y అనేదిrsin ∅ తప్ప మరొకటి కాదు కాబట్టి ఈ రూపంలో r ను z యొక్క మాగ్నిట్యూడ్ గా పరిగణిస్తారు మరియు ∅ అనేది కాంప్లెక్స్ నెంబర్ z యొక్క ఫేజ్ ఇప్పుడు ej∅cos ∅ jsin ∅ cos ∅ లను ej∅యొక్క రియల్ టర్మ్స్ గా సూచించవచ్చు మరియు sin ∅ ను ej∅ యొక్క ఇమాజినరీ టర్మ్ గా సూచించవచ్చు కాబట్టి ప్రతి రిప్రెసెంటేషన్ సాధారణంగా వాడుకలో సౌలభ్యం ప్రకారం ఎన్నుకోబడుతుంది అంటే మీరు కాంప్లెక్స్ నెంబర్ యొక్క రెక్టాంగులర్ ఫార్మ్ లేదా పోలార్ ఫార్మ్ అంటే కాంప్లెక్స్ నెంబర్ యొక్క ఎక్స్పొనెన్షియల్ ఫార్మ్ ను ఉపయోగిస్తారు ఇప్పుడు మీరు రెండు కాంప్లెక్స్ నంబర్స్ ను జోడించాలనుకుంటే లేదా తీసి వేయాలనుకున్నా రెక్టాంగులర్ ఫార్మ్ తో వెళ్లడం మంచిది లేదా మీరు గుణకారం మరియు విభజన చేయాలనుకుంటే పొలార్ రూపంలో వెళ్లడం మంచిది కాబట్టి ఫేజర్ ను ఒక రూపం నుండి మరొక రూపంలోకి మార్చడం సాధ్యమవుతుంది మీకు దీర్ఘచతురస్రాకార రూపం ఇస్తే అంటే x jy అప్పుడు r x2 y2 మరియు కాంప్లెక్స్ నెంబర్ యొక్క ఫేజ్ యాంగిల్ ∅ y x అవుతుంది అదేవిధంగా మీరు పోలార్ ను రెక్టాంగులర్ ఫార్మ్ మార్చాలనుకుంటే అప్పుడు xrcos ∅ yrsin ∅ విలువలు ఇప్పుడు మీరు ఫేజర్ రూపంలో సైనూసోయిడ్ ను ఎలా సూచిస్తారు ఎందుకంటే సర్క్యూట్ అనాలిసిస్ లో ఇది చాలా ముఖ్యమైన పని cos ∅ అనేది ej∅ యొక్క రియల్ తప్ప మరొకటి కాదు sin ∅ అనేది ej∅ యొక్క ఇమాజినరీ విలువ కాబట్టి మనము వాటిని ఇచ్చిన సైనూసోయిడ్ కొరకుvtVmcos ωt∅ గా ఉపయోగిస్తాము మరియు వాటిని ఫేజర్ రూపంలోకి మారుస్తాము కాబట్టి మీరుvtVmcos ωt∅ అని వ్రాస్తే ఏమి జరుగుతుంది cos ∅ అనేది ej∅ రియల్ కు సమానమని మీకు తెలుసు మనము ReVmejωt∅ వలె అదే ఎక్స్ప్రెషన్ ను వ్రాయవచ్చు కాబట్టి ఇది ReVmej∅ejωtఅవుతుంది కాబట్టి మనము ఈ ఎక్స్ప్రెషన్ ను ReVejωt గా వ్రాస్తాము అప్పుడు క్యాపిటల్ V అంటే ఏమిటి V అనేది Vmej∅Vm∠∅ తప్ప మరొకటి కాదు కనుక ఇది సైనూసోయిడ్ యొక్క ఫేజర్ సూచన తప్ప మరొకటి కాదు కాబట్టి చిన్న రూపంలో మనము Vm∠∅ అని వ్రాస్తాము కాబట్టి ఈ విధంగా మీరు స్లైడ్లో చూసే V అనేది సైనూసోయిడ్ యొక్క ఫేజర్ సూచన మీరు చెప్పగలిగేది ఏమిటంటేఫేజర్ అనేది మీ మాగ్నిట్యూడ్ మరియు సైనూసోయిడ్ ఫేజ్ యొక్క కాంప్లెక్స్ రెప్రెసెంటేషన్ ఇక్కడ చూడవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ejωt ఒక ముఖ్యమైన టర్మ్ అయినప్పటికీ మనము దానిని స్పష్టంగా ప్రస్తావించలేదు ఎందుకంటే ఫేజర్ నోటేషన్ లో మనం ఈ ప్రత్యేకమైన పదాన్ని టైమ్ వేరీయింగ్ కాంపొనెంట్ గా ఎల్లప్పుడూ చూస్తాము కాబట్టి మనము ఈ ప్రత్యేక భాగాన్ని సింప్లిసిటీ కోసం వదులుకుంటాము ఫేజర్ నోటేషన్ అనే ఈ పదం ఎల్లప్పుడూ మీకు గుర్తు ఉంటుందని మరియు ఫేజర్ యొక్క ఫ్రీక్వెన్సీ ఉంటుందని మీరు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి ఇప్పుడు సైనొసోయిడ్కు అనుగుణమైన ఫేజర్ ను పొందడానికి మనము మొదట సైనోసైడ్ను కొసైన్ రూపంలో వ్యక్తీకరిస్తాము కాబట్టి ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే మీరు సైనొసోయిడ్ను ఫేజర్ పరంగా ప్రదర్శించాలనుకున్నప్పుడు దాన్ని మొదట కొసైన్ రూపంలో మార్చాలి కొసైన్ ఎందుకు ఏర్పడుతుంది ఎందుకంటే ఇది యూలర్ ఎక్స్ప్రెషన్ యొక్క రియల్ పార్ట్ టైమ్ ఫాక్టర్ ను తొలగించినప్పుడు సైనూసోయిడ్ కాంప్లెక్స్ నెంబర్ యొక్క రియల్ పార్ట్ గా వ్రాయబడిందని ఇది నిర్ధారిస్తుంది ఆ సైనూసోయిడ్ కు అనుగుణమైన ఫేజర్ అక్కడ మిగిలి ఉంటుంది కాబట్టి క్లుప్తంగా టైమ్ డొమైన్లో వ్రాయబడిన సిగ్నల్ Vmcos ωt∅ ను Vm మరియు యాంగిల్ ∅ తీసుకొని ఫేజర్ డొమైన్గా మార్చవచ్చు కాబట్టి మీరు సైనూసోయిడ్ ను ఫేజర్ డొమైన్గా మార్చడానికి VVm∠∅ ని చూడవచ్చు ఇప్పుడు మీరు గ్రాఫికల్ గా సూచించినట్లైతే మీరు VVm∠∅ మరియు IIm∠ θ వంటి రెండు ఫేజర్ లను తీసుకుంటే మీరు గ్రాఫికల్గా ఎలా సూచిస్తారు మీరు రియల్ యాక్సిస్ మరియు ఇమాజినరీ యాక్సిస్ తీసుకుంటారు మీరు V ను ప్లాట్ చేస్తారు V అనేది ∅ యాంగిల్ ను కలిగి ఉంటుంది రియల్ యాక్సిస్ కి సంబంధించి మరియు కరెంట్ I అనేది θ కాబట్టి ఇక్కడ వోల్టేజ్ V ఫేజర్ లీడింగ్ లో ఉంది అలాగే కరెంట్ Iలాగింగ్ లో ఉంది ఇప్పుడు మీరు టైమ్ కి సంబంధించి చూస్తే రెండూ స్థిరమైన ప్లేన్ కి సంబంధించి తిరుగుతూ ఉంటాయి అది రియల్ మరియు ఇమాజినరీ యాక్సిస్ ప్లేన్ ఎందుకంటే మనము ejωt పదాన్ని వదిలివేసాము కాని చివరికి ఫేజర్ రెండూ ఫ్రేమ్లో తిరుగుతూ కాంస్టంట్ యాంగ్యులార్ ఫ్రీక్వెన్సీ కలిగి ఉంటాయి అవి ఎల్లప్పుడూ ఒకదానికొకటి సంబంధించి స్థిరంగా ఉంటాయి కాని అబ్సొల్యూట్ టర్మ్ లో తిరుగుతాయి కాబట్టి సింప్లిసిటీ కోసం మనము ఫేజర్ కోసం ఒమేగా ను సూచించము ఎందుకంటే అది అర్థం చేసుకున్నట్లు అనిపిస్తుంది మరియు మనము వోల్టేజ్ మరియు కరెంట్ ను ఫేజర్ గా సూచిస్తాము ఇప్పుడు మీరు టైమ్ డొమైన్ మరియు ఫేజర్ డొమైన్ వంటి రెండు డొమైన్లతో పోల్చినట్లయితే Vmcos ωt∅ ను Vm∠∅ Vmsin ωt∅ Vm∠∅ 90°అని వ్రాయవచ్చు ఎందుకు 90 డిగ్రీలు వస్తున్నాయి ఎందుకంటే ఇది సైన్ పరంగా ఉంది కాబట్టి మీరు వాటిని కొసైన్ పదంగా మార్చాలి ఆపై మీకుVm∠∅ 90°లభిస్తుంది అదేవిధంగా Imcos ωtθ అయితే Im∠θ అలాగే Imsin ωtθ విలువ Im∠ θ 90 ° అవుతుంది ఎందుకంటే మీరు మరియు ఫేజర్ డొమైన్ లోకి మారే ముందు సైన్ ను మీరు కొసైన్ గా మార్చాలి ఇప్పుడు ముగించే ముందు కొన్ని ఉదాహరణలు తీసుకుందాం సైనూసోయిడ్ i6cos 50t 10°ను ఫేజర్ గా మార్చమని అడిగితే మీరు ఏమి చేస్తారు మీరు దీన్ని స్టాండర్డ్ సైనూసోయిడ్ తో పోల్చి చూస్తారు అప్పుడు మీరు ఫేజర్ పదంలో ఆంప్లిట్యూడ్ మరియు ఫేజ్ యాంగిల్ గా సూచించవలసి ఉంటుందని మీకు తెలుస్తుంది కాబట్టి ఈ సందర్భంలో ఏమి జరుగుతుంది ఆంప్లిట్యూడ్ 6 ఫేజ్ యాంగిల్ విలువ మైనస్ 10 డిగ్రీ కాబట్టి ఇచ్చిన సైనూసోయిడ్ యొక్క ఫేజర్ సూచించినట్లుగా 6∠ 10 ఆంపియర్ను వ్రాస్తాము ఇప్పుడు మీరు 4sin 30t40° యొక్క ఫేజర్ విలువను తెలుసుకోమని అడిగితే మొదట మీరు ఏమి చేయాలి మీరు దానిని స్టాండర్డ్ కొసైన్ గా మార్చాలి కనుక ఇది Vmcos ωt∅ ఇప్పుడు త్రికోణమితి గుర్తింపును ఉపయోగిస్తున్నప్పుడు మీకు తెలుసు sin ∅ cos∅90° మీరు ఈ సూత్రాన్ని ఇక్కడ ఉపయోగిస్తారని మీకు తెలుసు మరియు మీరు దీనిని కొసైన్ పదాలుగా మారుస్తారు మరియు అది 4cos 30t40°90° అవుతుంది కాబట్టి ఇప్పుడు మీరు ఫేజర్ పరంగా వ్రాస్తారు ఈ సైనూసోయిడ్ యొక్క విలువ 4∠130 డిగ్రీ వోల్ట్ ఇప్పుడు ఒక ఫేజర్ ను సైనూసోయిడ్ గా మార్చమని అడిగితే మీరు ఏమి చేస్తారు మీరు మొదట రెక్టాంగ్యులర్ ఏమిటో చూడాలి ఎందుకంటే ఇది రెక్టాంగ్యులర్ ఫార్మ్ లో ఇవ్వబడింది కాబట్టి మీరు దానిని యూలర్ ఫార్మ్ లేదా పోలార్ ఫార్మ్ లోకి మార్చవచ్చు కాబట్టి x2y2 గా మారే మాగ్నిట్యూడ్ Im ఏమి జరుగుతుంది కాబట్టి x y ఈ రెండు పదాలు ఇవ్వబడ్డాయి కాబట్టి Imవిలువ 5 అవుతుంది అప్పుడు యాంగిల్ తీటా అనేది y x తప్ప మరొకటి కాదు కాబట్టి ఇది 43 అవుతుంది అది 126 87° గా వస్తుంది అందువల్ల మీరు ఫేజర్ రూపంలో వ్రాయవచ్చు కరెంట్ I 5∠126 ఇప్పుడు ఫేజర్ ను సైనూసోయిడ్ గా మార్చడం చాలా సులభం మీరు ఈ విలువను ఆంప్లిట్యూడ్ స్థానంలో ఉంచాలి మరియు ఇది ఫేజ్ యాంగిల్ గా ఉంచాలి చివరకు i5cos ωt126 కాబట్టి దీనితో మనము ఈ నేటి సెషన్ను ముగిస్తాము చాలా ధన్యవాదాలు